నమస్కారం మనం ఇంతవరకు నేటివర్కుల ముఖ్య లక్షణాలు గురించి చర్చించాము ముందుగా సర్క్యూట్ సరళత గురించి చెప్పుకొన్నాము అందులో భాగంగా సజాతీయత మరియు సంకలితం గురించి చర్చించాము తదుపరి సూపర్పొజిషన్ సిద్దాంతం గురించి చెప్పుకొన్నాము ఆ పై సోర్స్ ట్రాన్సఫార్మేషన్ మరియు డ్యూయాలిటీ మొదలగు అంశాలు గురించి తెలుసుకున్నాము క్రిందటి ఉపన్యాసం లో మనం థెవెనిన్సిద్ధాంతం గురించి తెలుసుకోవటం మొదలు పెట్టాము గత ఉపన్యాసం లో మనం స్వతంత్ర వోల్టేజ్ మరియు కరెంటు సోర్స్ లు కలిగిన సర్క్యూట్ కు థెవినిన్ సిద్ధాంతాన్ని వర్తింపచేయుట గురించి తెలుసుకున్నాము ఈ ఉపన్యాసం లో థెవినిన్ సిద్ధాంతంపై చర్చను కొనసాగిద్దాము అలాగే ఆధారితమైన వోల్టేజ్ మరియు కరెంట్ సోర్స్ ల గురించి ఎక్కువగా చర్చిద్దాము ఒకసారి గతంలో మనం చర్చించిన వాటిని గుర్తు చేసుకొంటాము మనం థెవినిన్ సిద్ధాంతం గురించి చర్చించుకొని ఒక సరళమైన రెండు టెర్మినల్స్ గల సర్క్యూట్నుసిరీస్లో రెసిస్టెన్స్ మరియు వోల్టేజ్ సోర్స్ కలిగినటువంటి ఈక్వివలెంట్ సర్క్యూట్ తోభర్తీ చేయవచ్చని తెలుసుకున్నాము ఇక్కడVTh అన్నది టెర్మినల్స్ వద్ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మరియుRTh అన్నది స్వతంత్రమైన సోర్స్ లను ఆపివేసినప్పుడు టెర్మినల్స్ వద్ద లభించిన ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అన్న మాట కాబట్టి మనం RTh విలువను లెక్కించునప్పుడు స్వతంత్రమైన సోర్స్ లను ఆపివేయటమంటే వోల్టేజ్ సోర్స్ లను షార్ట్ సర్క్యూట్ చేస్తాము అలాగే కరెంటు సోర్స్ లను అయితే ఓపెన్ సర్క్యూట్ చేస్తాము అన్న మాట కాబట్టి ఒక మాదిరి పెద్ద సర్క్యూట్ లో రెండు టెర్మినల్స్ వద్ద లోడ్ కనెక్ట్ చేసినప్పుడు అధ్యయనం చేయాలంటే టెర్మినల్స్ a b ల కు ఎడమవైపు భాగాన్ని థేవినిన్ వోల్టేజ్ మరియు థేవినిన్ రెసిస్టెన్స్ తో భర్తీ చేయాలి ఈ విధంగా థెవినిన్ వోల్టేజ్ మరియు థెవినిన్ రెసిస్టెన్స్తో భర్తీ చేసిన తరువాత రెండు సర్క్యూట్ ల ను సమానంగానే పరిగణించవచ్చు ఎందుకంటె టెర్మినల్ a b అంతటా V I లక్షణాలు రెండు సందర్భాల్లోనూ ఒకేలా ఉంటాయి కనుక కాబట్టి మనం గతంలో చెప్పుకున్నట్లుగా థెవినిన్ వోల్టేజ్ అన్నది సరళమైన రెండు టెర్మినల్స్ సర్క్యూట్ అంతటా లభించిన ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అన్న మాట అలాగే థెవినిన్ రెసిస్టెన్స్ RTh అన్నది స్వతంత్రమైన సోర్స్ లను ఆఫ్ చేసి టెర్మినల్ a b ల వద్ద లభించే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ తప్ప మరొకటి కాదు సరే ఇప్పుడు థెవినిన్ రెసిస్టెన్స్ ను లెక్కించుట కోసం రెండు సంధర్బాలను పరిగణన లోకి తీసుకొందాము ముందుగా నెట్వర్క్ లో ఎటువంటి ఆధారిత సోర్సెస్ లేనప్పుడు మనం అన్ని స్వతంత్ర సోర్సెస్ ను ఆఫ్ చేయాలంటే వోల్టేజ్ సోర్స్ ను షార్ట్సర్క్యూట్చేయాలని మరియు కరెంటు సోర్స్ ను ఓపెన్ సర్క్యూట్చేయాలని తెలుసుకొన్నాము అలాగే రెసిస్టెన్స్ RTh అన్నది మునుపటి చిత్రంలో చూపినట్లుగా నెట్వర్క్ టెర్మినల్స్ ab ల వద్ద లభించిన ఇన్పుట్ రెసిస్టెన్స్ అన్న మాట ఇక రెండో సందర్భంలో నెట్వర్క్ అంతటా ఆధారితమైన సోర్స్ లు కలిగి ఉన్నప్పుడు వీటిని మనం ఆఫ్ చేయలేము ఎందుకంటే ఆధారిత సోర్స్ ఎప్పుడు మరొక సర్క్యూట్ వేరియబుల్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సర్క్యూట్ లో గల స్వతంత్రమైన సోర్స్ లను ఆఫ్ చేసి ఆధారితమైన సోర్స్ ని సర్క్యూట్ లో అలాగే ఉంచి వేసి టెర్మినల్ ab ల వద్దవోల్టేజ్ v 0ను వర్తింపజేసి కరెంటు i 0 ను నిర్ధారిద్దాము దీని అర్థం ఏమిటి సర్క్యూట్ లోని అన్ని స్వతంత్రమైన సోర్స్ లు సున్నా చేసి ఆధారితమైన సోర్స్ లను నెట్వర్క్తో అనుసంధానించి టెర్మినల్ ab లకు వోల్టేజ్ v 0 ను వర్తింపచేస్తే కరెంటు i 0సరఫరా చేయబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో కిర్చాఫ్ వోల్టేజ్ లా లేదా కిర్చాఫ్ కరెంట్ లా సహాయంతో సర్క్యూట్ను పరిష్కరిస్తే థెవెనిన్ రెసిస్టెన్స్ విలువ vo io ను కనుగొనవచ్చు ఒక వేళ సర్క్యూట్లో మనం తొలగించలేని డిపెండెంట్ సోర్సెస్ ఉంటే ముందుగా అన్ని స్వతంత్రమైన సోర్స్ లను తీసివేసి ఆపై వోల్టేజ్ v 0ను వర్తింపజేసి కరెంట్ i 0ను మరియు థెవెనిన్ రెసిస్టెన్స్ విలువలను తెలుసుకొందాము ఇప్పుడు ప్రత్యామ్నాయంగాఒక కరెంటు సోర్స్ ని చేర్చడం ద్వారా కూడా R th విలువను అంచనా వేయవచ్చు కాబట్టి వోల్టేజ్ సోర్స్ కి బదులుగా ఒక కరెంటు సోర్స్ ని వర్తింపజేస్తే టెర్మినల్స్ అంతటా గల వోల్టేజ్ కొలవచ్చు అలాగే R th ని కొలిస్తే vo io లభిస్తుంది కాబట్టి రెండు సందర్భాల్లో ను చివరికు ఒకే ఫలితాన్ని పొందుతాము అన్న మాట కాబట్టి సర్క్యూట్ లో ఆధారితమైన సోర్స్ లు ఉన్నప్పుడు మనం అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటంటే స్వతంత్రమైన సోర్స్ లను సున్నా చేసి ఆధారితమైన సోర్స్ లను అలాగే ఉంచి RTh ను కనుక్కోవాలి నెట్వర్క్ ఆధారితమైన సోర్స్ లను కలిగి ఉండుటవలన నెట్వర్క్ టెర్మినల్స్ వద్ద బయటి నుండి వోల్టేజ్v 0లేదా కరెంటు i 0 ను టెర్మినల్స్ కు అను సంధానించ వచ్చు సాధారణంగా మనం వోల్టేజ్v 0ని 1V కి సమానంగాసెట్చేస్తాము ఎందుకంటే ఇది మన లెక్కలు సులభం చేస్తుంది అలాగే సరళమైన సర్క్యూట్ కావటం వలన సజాతీయ భావన ను అనుసరిస్తాము కాబట్టి ఇది 1 V లేదా 10 V అయినా సర్క్యూట్ యొక్క రెస్పాన్స్ తదనుగుణంగానే స్కేల్ అవుతుంది అయితే ఇది లీనియర్ సర్క్యూట్అవటం వలన టెర్మినల్స్ అంతటా మనకు కావలసిన వోల్టేజ్ ను సులభంగా వర్తింప చేయవచ్చు అందులోనూ 1V అయితే బాగా సులభము ఇప్పుడు సర్క్యూట్ అంతటావోల్టేజ్ v 0ని వర్తింపచేశాము వర్తించాము గనక టెర్మినల్స్ ద్వారా ప్రవహించే కరెంటు i 0ను KVL లేదా KCL సహాయంతో లెక్కిద్దాము అలాగే R th విలువ vo io ను పొందవచ్చు ఈ సందర్భంలో v 0విలువ 1 v కాబట్టి థెవెనిన్ రెసిస్టెన్స్ 1 io అవుతుంది అలాగే 1 A కరెంట్ సోర్స్ని ఇన్సర్ట్ చేస్తే R th విలువ vo 1 అవుతుంది ఇప్పుడు ఆధారితమైన సోర్స్ ఉన్నప్పుడు సర్క్యూట్ను ఎలా పరిష్కరించాలో ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ లో 5A విలువ గల ఒక స్వతంత్ర కరెంటు సోర్స్ మరియు ఒక ఆధారితమైన వోల్టేజ్ సోర్స్ కలవు ఈ వోల్టేజ్ సోర్స్ విలువ అన్నది 4 ohmరెసిస్టెన్స్అంతటా గల వోల్టేజ్ విలువ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం ఏమి చేయాలంటే టెర్మినల్స్ ab లకు ఎడమ వైపున మొత్తం సర్క్యూట్కు ఈక్వివలెంట్ సమానమైన థేవినిన్ సర్క్యూట్ ను కనుక్కోవాలి అన్న మాట ఇప్పుడు సర్క్యూట్ ను పరిష్కరిద్దాము ముందుగా థెవినిన్ రెసిస్టెన్స్ R th ను కనుక్కోవాలి గనక అన్ని స్వతంత్రమైన సోర్స్ లను తొలగిద్దాము అందుకోసం ఇక్కడ గల కరెంటు సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేద్దాము ఫలితంగా మనకు సర్క్యూట్ ఈ విధంగా లభిస్తుంది ఇప్పుడు మనం ఏమి చేయాలి ఒక 1 V విలువ కలిగిన వోల్టేజ్ సోర్స్ ని టెర్మినల్స్ ab ల వద్ద జోడించి ఆపై సర్క్యూట్ను పరిష్కరిద్దాము ఇక్కడ మనం 4 ohm రెసిస్టెన్స్ కి సమాంతరంగా గల కరెంటు సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేసి అదనంగా టెర్మినల్స్ a b లు అంతటా v01 volt వోల్టేజ్ సోర్స్ ని జోడించాము చిత్రంలో చూపబడిన అప్డేటెడ్ సర్క్యూట్ ను గతంలో నేర్చుకొన్న మెష్ విశ్లేషణను ఉపయోగించి పరిష్కరిద్దాము ఇక్కడ మూడు మెష్లు వాటిలో కరెంటు లు i1 i2 మరియు i3లు ఉన్నాయి ఇప్పుడు మెష్ విశ్లేషణ ఉపయోగించి సర్క్యూట్ ను పరిష్కరిద్దాము అందుకోసం లూప్ 1 విషయంలో మెష్ సమీకరణం తీసుకొంటే డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అన్నది మైనస్ నుండి ప్లస్ వరకు అంతటా వెళుతుంది కాబట్టి 2vx2i1 i20⇒vxi1 i2 లభిస్తుంది ఇప్పుడు ఈ ప్రత్యేకమైన మెష్ను చూస్తే4 ohm రెసిస్టెన్స్ అంతటా వోల్టేజ్ డ్రాప్ 4i 2 మాత్రమే అలాగే కరెంటు డైరెక్షన్ వోల్టేజ్ పొలారిటీ కి విరుద్ధంగా ఉంది కాబట్టి మనం 4i2vxi1 i2 అని చెప్పవచ్చు ఇప్పుడు పైన రెండు సమీకరణాలు సరళీకృతం చేస్తే మనం i 1 3 i 2 పొందవచ్చు తరువాత లూప్ 2 మరియు లూప్ 3 ల కోసం KVL ను వర్తింప చేద్దాము లూప్ 2 కోసం KVL ను వర్తింపజేస్తే 4i22i2 i16i2 i30 లభిస్తుంది అలాగే లూప్ 3 లో మనకు 6i3 i22i310 లభిస్తుంది కాబట్టి పరిష్కరిస్తే మనకు i3 16A లభిస్తుంది ఇప్పుడు i 2 i 3 అని మనకు తెలిసినట్లుగాఈ సర్క్యూట్ లో గమనిస్తే i 0అన్నది i 3కి వ్యతిరేక దిశలో ఉంది కాబట్టి మనం i0 i316A అని చెప్పవచ్చు కాబట్టి R Th విలువ యెంత అవుతుంది RTh1Vi06Ω ఇప్పటికే మనం RTh ను కనుక్కొన్నాము గనక ఇప్పుడు టెర్మినల్స్ a b అంతటా వోల్టేజ్ v oc ని కనుక్కొందాము అందుకోసం మళ్ళి 5 A స్వతంత్ర కరెంటు సోర్స్ ని సర్క్యూట్లో చేర్చి పరిష్కరిద్దాము ఇప్పుడు మళ్ళీ మనకు సర్క్యూట్లో మూడు మెష్లు సృష్టించబడ్డాయి వాటిలో గల కరెంటులు i1 i2 and i3ల కొరకు మెష్ సమీకరణాలు వ్రాద్దాము మీరు చిత్రంలో i 1 5A లభించుట మీరు చుడవచ్చు ఎందుకంటే ఇది స్వతంత్రమైన కరెంటు సోర్స్ గనక తదుపరి మెష్ లో మనకు 4i2 i12i2 i36i20⇒12i2 4i1 2i30 సమీకరణం లభిస్తుంది ఇప్పుడు మూడవ మెష్ గురించి మాట్లాడుకుంటే 2vx2i3 i20⇒vxi3 i2 లభిస్తుంది ఇప్పుడు i15A అని మనకు తెలుసు అలాగే డిపెండెన్సీ ద్వారా 4i1 i2vx అని కూడా తెలుసు ఈ సమీకరణాలను పరిష్కరిస్తే 4i1 i2vxi3 i2 లభిస్తుంది ఇప్పుడు i15A గనక i33i220 అవుతుంది కాబట్టి i 2 మరియు i 3 లు కలిగిన మరొక సమీకరణ పొందటానికి మనం i 1ను ఉపయోగిస్తే 12i2 2i320 సమీకరణం లభిస్తుంది ఇప్పుడు మన వద్ద గల ఈ రెండు సమీకరణాలలో i2 మరియు i3 ల విలువలు మనకు తెలియవు కాబట్టి సులభంగా పరిష్కరిస్తే చివరకు i2103A విలువ లభిస్తుంది ఇప్పుడు Vthvoc6i220V ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాము చిత్రంలోని సర్క్యూట్ కి ఈక్వివలెంట్ థెవినిన్ సర్క్యూట్ ని కనుగొందాము ఈ ప్రత్యేక సర్క్యూట్ లో ఎటువంటి స్వతంత్రమైన వోల్టేజ్ సోర్స్ కానీ కరెంటు సోర్స్ కానీ లేవు గాని ఒక ఆధారిత కరెంటు సోర్స్ మాత్రం ఉంది ఇక్కడ సర్క్యూట్ లోఒక 2 ohm రెసిస్టెన్స్ మరియు 4 ohm రెసిస్టెన్స్ సమాంతరంగాఉన్నాయి అలాగే వీటికి సమాంతరంగా ఒక ఆధారితమైన కరెంటు సోర్స్ ఉంది అయితే సర్క్యూట్ లో ఎటువంటి స్వతంత్రమైన సోర్స్ లేనందువలన మనము సర్క్యూట్ ని బాహ్యంగా ఉత్తేజపరచాలి అన్న మాట అంటే ఏమిటి అంటే టెర్మినల్స్ a b అంతటా వోల్టేజ్ లేదా కరెంటు సోర్స్ ని వర్తింపజేసి తద్వారా థెవినిన్ ఈక్వివలెంట్ విలువను తెలుసుకోవడానికి మనం సర్క్యూట్ను బయటి నుండి ఉత్తేజపరచాలి ఇక్కడ మనం పరిగణించవలసిన మరొక విషయం ఏమిటంటే సర్క్యూట్ లో ఎటువంటి స్వతంత్రమైన సోర్స్ లేనందు వలన థెవినిన్ వోల్టేజ్ విలువను కొనుక్కోవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు చిత్రాన్ని చూస్తే నిర్దిష్ట కరెంటు సోర్స్ యొక్క విలువ 2 ohm రెసిస్టెన్స్ ద్వారా ప్రవహించే కరెంటు మీద ఆధారపడి ఉంది అన్న విషయం గమనించవచ్చు కాబట్టి బాహ్యంగా ఎటువంటి వోల్టేజ్ మరియు కరెంటు సోర్స్ లేనందువలన ఈ సర్క్యూట్ ను శక్తివంతం చేయుట జరగదు దీనర్ధం ఏమిటంటే ఒక వేళ టెర్మినల్స్ ab లు ఓపెన్ సర్క్యూట్ చేసి అంతటా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ను కనుగొన్నా దాని విలువ సున్నా యే ఉంటుంది ఎందుకంటే సర్క్యూట్కి పవర్ ని సరఫరా చేయడానికి ఎటువంటి స్వతంత్రమైన సోర్స్ లేదుకాబట్టి ఈ విధంగా మనం ఇక్కడVThలెక్కించాల్సిన అవసరం లేదు కాబట్టి థెవినిన్ రెసిస్టెన్స్ విలువను కనుగొంటే సరిపోతుంది అన్న మాట కాబట్టి సరళమైన విధానం ఏమిటంటే మీరు1 V వోల్టేజ్ సోర్స్ లేదా 1A కరెంట్ సోర్స్ నువర్తింపజేస్తే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక కరెంటు సోర్స్ ని జోడించి పరిష్కరిద్దాము

ఈ ప్రత్యేక సర్క్యూట్లో ఒక నోడ్ వోల్టేజ్ ని గమనించండి టెర్మినల్స్ ab ల వద్ద వోల్టేజ్ అన్నది రెండు రెసిస్టెన్స్ లు అంతటా గల వోల్టేజ్ తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే ఆ మూలకాలన్నీ సమాంతరంగా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఏమి చేద్దాము నోడల్ సమీకరణం సహాయంతో పరిష్కరిద్దాము ఎందుకంటే ఈ ప్రత్యేక సర్క్యూట్లో కిర్చోఫ్ కరెంట్ లాను వర్తింపజేయడం సులభం కాబట్టి i 0 విలువను1A గా తీసుకుని నోడల్ సమీకరణాన్ని వర్తింపజేద్దాము ఇప్పుడు మీరు ఈ నోడ్ గాని మరి ఏ నోడ్ అయినా గాని గమనిస్తే అన్నీ ఒకే పొటెన్షియల్ కలిగివున్నాయి కాబట్టి ఇది ఒకే నోడ్ గా పరిగణించవచ్చు అన్న మాట కాబట్టి ఈ నోడ్ వద్ద మీరు కిర్ఛాఫ్ కరెంట్ లాను వర్తింపజేస్తే మొదటి విషయం ఏమిటంటే ఈ ప్రత్యేకమైన నోడ్ వద్ద వెలుపలకు వెళుతున్న కరెంట్ 2i x అలాగే బయటికివెళ్లే మరొక కరెంట్ v 04 మరియు ఈ నోడ్ వెలుపలకు వెళ్ళే మరొక కరెంట్ v 02అలాగే లోపలికి వెళ్లే కరెంట్i 0 2ixv0 04v0 02 10 ఇప్పుడు ఈ సమీకరణాన్ని పరిష్కరిస్తే మనం v 0 మరియుi x కలిగిన మరొక సమీకరణాన్ని పొందుతాము ఇప్పుడు సమస్య ఏమిటంటే మన దగ్గర ఒక సమీకరణం ఉంది అందులో మనము పరిష్కరించవలసిన రెండు వేరియబుల్స్ ఉన్నాయి అయితే ఈ సర్క్యూట్ను పరిష్కరించడానికిమనకు కనీసం ఇంకొక సమీకరణం అవసరం కాబట్టి రెండవ సమీకరణాన్ని మనం i x నుండి అనగా ఆధారిత కరెంటు సోర్స్ అయిన 2i x నుండి పొందవచ్చు ఇప్పుడు మీరు i x విలువను చూస్తేi x అన్నది v 02 తప్ప మరేమీ కాదు ఎందుకంటే ఒక వేళ v 0 అన్నది రిఫరెన్స్ కంటే ఎక్కువ పొటెన్షియల్ ని కలిగి ఉంటేi x యొక్క డైరెక్షన్ సహజమైన కరెంటు డైరెక్షన్ కి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మనం ఈ సమీకరణంలో v 0 విలువను ఉంచవచ్చుఈ విలువలుప్రతిక్షేపించినపుడు మనకు ఈ సమీకరణంలో v 0 ఒక్కటే తెలియని విలువ అన్న మాట కాబట్టి మనం i x v 02 విలువను పరిగణించడం వలన సులభంగా పరిష్కరించవచ్చుతద్వారా v0 4V విలువను పొందవచ్చు ఇప్పుడుi 01A ఉండటం వలన v 01R th అవుతుంది అప్పుడు థెవెనిన్ రెసిస్టెన్స్ యొక్క 4ohm అవుతుంది రెసిస్టర్ యొక్క నెగటివ్ విలువ అన్నది నిష్క్రియాత్మక సంకేత నియమంpassive sign convention ప్రకారం సర్క్యూట్ అన్నది పవర్ ని సరఫరా చేస్తుందని మనకు తెలియజేస్తుంది కానీ రెసిస్టర్ అన్నది పవర్ ని సరఫరా చేయలేదు కాబట్టి నెట్వర్క్కు అనుసంధానించబడిన ఆధారితమైన సోర్స్ మాత్రమే ఈ పవర్ ను సరఫరా చేయగలదు అన్న మాట ఈ ఉదాహరణలో మనము ఒక ఆధారితమైన సోర్స్ మరియు రెసిస్టర్ ఏ విధంగా ప్రతికూల రెసిస్టెన్స్ ను అనుకరిస్తాయి అన్నది చూసాము ఈ లక్షణాలుచాలా ముఖ్యమైనవి ఎందుకంటె కొన్నిసార్లు మనం సర్క్యూట్ లో నెగటివ్ రెసిస్టెన్స్ ను ఇన్సర్ట్ చేసి ఇటువంటి సర్క్యూట్స్ తో కనుక్కోవచ్చు ఇప్పుడు వేరే విధానాన్ని ఉపయోగించినా ఈ సమస్యకు అదే పరిష్కారం లభిస్తుందా లేదా అన్నది చూద్దాం ఇప్పుడు 9 ohm లోడ్ రెసిస్టెన్స్ మరియు 10 V సోర్స్ నిటెర్మినల్ వద్ద కనెక్ట్ చేస్తేఏమవుతుంది ఒకవేళ థెవినిన్ సిద్ధాంతాన్ని అనుసరించకపోతే ఈ సర్క్యూట్ను ఎలా విశ్లేషించాలి సర్క్యూట్ లో గమనిస్తే సమాంతర కలయిక లో గల 2i x కరెంటు సోర్స్ మరియు 4 ohm రెసిస్టెన్స్ లను సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా 4 ohm రెసిస్టెన్స్ కు సిరీస్ లో వోల్టేజ్ సోర్స్తో భర్తీ చేద్దాము ఇది మనము ఇంతకు ముందు అధ్యయనం చేసిన సోర్స్ ట్రాన్సఫార్మేషన్ టెక్నిక్ కాబట్టి ఇక్కడ మనకు లభించిన వోల్టేజ్ సోర్స్ ఖచ్చితంగా ఆధారితంగా వోల్టేజ్ సోర్స్ మాత్రమే అవుతుంది ఎందుకంటే ఇక్కడ సర్క్యూట్ లో ఆధారిత కరెంటు సోర్స్ ఉంది కాబట్టి కాబట్టి వోల్టేజ్ సోర్స్ విలువ 8i x అవుతుంది అలాగే ప్లస్ సైన్ యొక్క డైరెక్షన్ అన్నది ఈ వోల్టేజ్ యొక్క కరెంట్ ప్రవాహించే దిశలోనే ఉంటుంది అందువలనే వోల్టేజ్ సోర్స్ సంకేతం అన్నది క్రింది ప్లస్ గాను మరియు పైన మైనస్ గాను సూచించటమే కాకుండా 4ohm రెసిస్టెన్స్ తో సిరీస్లో కనెక్ట్ చేసాము ఈ విధంగా సర్క్యూట్ లో ని ఈ ప్రత్యేక భాగం ఇప్పుడు4ohm రెసిస్టెన్స్ సిరీస్లో వోల్టేజ్ సోర్స్ కలిగి నట్లుగా మార్చబడిందితరువాత 2 ohm రెసిస్టెన్స్ సమాంతరంగా కనెక్ట్ చేసి ఆ పిదప టెర్మినల్ a b ల వద్ద లోడ్ ను కనెక్ట్ చేసాము అన్న మాట కాబట్టి నవీకరించబడిన సర్క్యూట్ ఇలా ఉంటుంది ఇక్కడ రెండు మెష్లు ఉన్నాయి ఈ రెంటికి కూడా మెష్ సమీకరణాలు వ్రాద్దాము అలాగే ఈ రెండు సమీకరణాలు తో పాటు 2 ohm రెసిస్టెన్స్ ద్వారా ప్రవహించే కరెంటు i x i 2 i 1కూడా ఉంది ఇప్పుడు ఈ మూడు సమీకరణాలను పరిష్కరిస్తే మనకు i13i2 లభిస్తుంది అలాగే లూప్ 2 లో KVL ను ఉపయోగిస్తే మీకుi 2 105 2A లభిస్తుందిఎందుకంటే మనం సర్క్యూట్ సహాయంతో పరిష్కరించాము కాబట్టి కరెంట్ i2 విలువ లభిస్తుంది ఇక్కడ i 1అన్నది 3i2 తప్ప మరేమీ కాదు అలాగే లూప్ సమీకరణం వ్రాసి i 1విలువ ను ఉంచి పరిష్కరిస్తే i 2అన్నది 2A తప్ప మరొకటి కాదు ఇప్పుడు థెవినిన్ సిద్ధాంతాన్ని వర్తించకుండా ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను పరిష్కరించాము అంటే థెవినిన్ వోల్టేజ్ లేకుండా ఈ రెండు టెర్మినల్స్ అంతటా థెవెనిన్ రెసిస్టెన్స్ ను లెక్కించామని మీకు తెలుసు కాబట్టి ఒక వేళ థెవినిన్ సిద్ధాంతం యొక్క భావనను ఉపయోగిస్తేథెవెనిన్ వోల్టేజ్ లేకుండా థెవినిన్ రెసిస్టన్స్ లో భాగంగా 4 ohm రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఎడమ వైపు గల అసలు సర్క్యూట్ ను టెర్మినల్స్ ab ల వద్ద కనెక్ట్ చేసిన 4 ohm రెసిస్టెన్స్ అంటే థెవినిన్ రెసిస్టెన్స్ తో భర్తీ చేద్దాము కాబట్టి థెవినిన్ సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటే అతి సరళమైన సర్క్యూట్ గలదు మరియు ఈ ప్రత్యేకమైన లూప్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ 5 ohm లభించింది మరియు 10 v వోల్ట్ వోల్టేజ్ సోర్స్ అనుసంధానించబడింది మళ్ళీ KVL ను వర్తిస్తే సర్క్యూట్ లో కరెంటు i 2A లభిస్తుంది ఈ రెండు పద్ధతులను పోల్చినట్లయితే ఒక పద్ధతిలో సర్క్యూట్ ని సోర్స్ ట్రాన్సఫార్మేషన్ సహాయంతో విశ్లేషించి కరెంటు i2 విలువను కనుక్కోవటానికి మెష్ విశ్లేషణను వర్తింపచేసాము అలాగే రెండవ పద్దతిలో థెవినిన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి సర్క్యూట్ను సరళం చేసాము అంటే కాకుండా ఆధారితమైన వోల్టేజ్ కరెంటు సోర్స్ లను కనెక్ట్ చేసి థెవినిన్ ఈక్వివలెంట్ ను ఎలా సృష్టించాలి మరియు సర్క్యూట్ను ఎలా పరిష్కరించాలి అన్నది తెలుసుకున్నాము ఇంతటితో ఈ వారం ఉపన్యాసాన్ని ముగిద్దాము మనము సర్క్యూట్ యొక్క వివిధ ముఖ్య భావనలు లను అధ్యయనం చేసాము సూపర్పొజిషన్ సిద్ధాంతం మరియు థేవినిన్ సిద్ధాంతాలను అధ్యయనం చేసాము కాబట్టి వచ్చే వారం నార్టన్ సిద్ధాంతం అనబడు మరొక అద్భుతమైన సిద్ధాంతంతో మన చర్చను ప్రారంభిద్దాము ధన్యవాదములు